ఇప్పుడు సౌర ఫోటోవోల్టాయిక్ వ్యవస్థ SOLAR PHOTO VOLTAIC SYSTEM ను పరిశీలిద్దాం పూర్తి స్థాయి సౌర ఫోటోవోల్టాయిక్ వ్యవస్థలో అనేక భాగాలు ఉంటాయి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ పవర్ కన్వర్టర్లు మొదలైనవి మరియు శక్తిని నిల్వ చేయడానికి పవర్ కన్వర్టర్లు నిల్వ యంత్రాంగాలు మరియు లోడ్స్ ఇవన్నీ సౌర ఫోటో వోల్టాయిక్ వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు మనం వీటిని అర్థం చేసుకోవాలి వాటిలో ప్రతిదాన్ని స్పష్టంగా అధ్యయనం చేయాలి తద్వారా ప్రతి ఉపవ్యవస్థను రూపకల్పన చేసి అమలు చేయగలుగుతాము మొదట మొత్తం సాధారణ సౌర ఫోటోవోల్టాయిక్ వ్యవస్థను పరిశీలిస్తాము అది ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి ప్రయత్నించి ఆపైన అందులోని ప్రతి ఉపవ్యవస్థ ను గురించి తెలుసుకొని చివరగా గా వాటిని రూపకల్పన చేస్తాము సౌర PV వ్యవస్థ యొక్క ముఖ్యమైన విభాగం సౌర శక్తి "సూర్యుడు శక్తి ప్రదాత" అనే అర్థంలో ఇది చాలా ముఖ్యమైన భాగం ఇదే శక్తికి మూలం ఈ సౌర శక్తి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ పైకి ప్రసరించినప్పుడు కాంతివిపీడన మాడ్యూల్ సౌర శక్తిని సేకరించి PV మాడ్యూల్ యొక్క టెర్మినల్స్ వద్ద విద్యుత్ శక్తి రూపంలో అందుబాటులో ఉంచుతుంది కనుక PV మాడ్యూల్ ఒక కలెక్టర్ లాగా మరియు సౌర శక్తిని విద్యుత్ రూపంలోకి మార్చే కన్వర్టర్ లాగా పనిచేస్తుంది విద్యుత్ శక్తిని నిల్వ చేయడం తదుపరి కర్తవ్యం కాబట్టి దానిని పవర్ ఎలక్ట్రానిక్ బ్లాక్ ద్వారా పంపిస్తాము ఇది ఎనర్జీ ఛార్జర్ బ్లాక్ ఇది BJT MOSFET IGBT మరియు ఇతర కంట్రోల్ సర్క్యూట్స్ వంటి పవర్ ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉంటుంది తరువాత శక్తిని నిల్వ పరికరంలోకి పంపిస్తారు అనేక రకాల నిల్వ పరికరాలు ఉన్నాయి విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చి ఎలక్ట్రోకెమికల్ మార్గాల ద్వారా విద్యుత్ శక్తిని తిరిగి పొందే బ్యాటరీ వంటి రసాయన నిల్వలను ఉపయోగించవచ్చు మీరు దానిని హైడ్రో స్టోరేజ్గా నిల్వ చేయవచ్చు విద్యుత్ శక్తి ఇక్కడ స్థితి శక్తిగా మార్చబడుతుంది ఇది నీటిని కొంత ఎత్తుకు ఎత్తివేస్తుంది ఎత్తిన నీటి శక్తి ని పంప్డ్ హైడ్రో అంటారు మీరు నీటి టర్బైన్ సహాయంతో శక్తిని తిరిగి పొందవచ్చు విద్యుత్ శక్తిని సంపీడన గాలిగా కూడా నిల్వ చేయవచ్చు కనుక ఇది ఒక కంప్రెషర్ను నడపగలదు కంప్రెషర్ గాలిని వివిధ స్థాయిలలో ఒత్తిడి చేస్తుంది మీరు దానిని ఎయిర్ టర్బైన్ సహాయంతో తిరిగి పొందవచ్చు మరో విధంగా దానిని తిరిగే ఫ్లైవీల్ రూపంలో యాంత్రిక గతి శక్తిగా నిల్వ చేయవచ్చు మరియు దాన్ని విద్యుత్ జనరేటర్ సహాయంతో తిరిగి పొందవచ్చు PV మాడ్యూల్ వద్ద సౌర శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది మరియు ఈ విద్యుత్ శక్తి శక్తి ఛార్జర్ ద్వారా వివిధ రకాలైన విధానాలలో నిల్వ చేయబడుతుంది ప్రత్యామ్నాయంగా శక్తిని ఒక లోడ్కు నేరుగా మళ్ళించవచ్చు నిల్వ యంత్రాంగం నుండి శక్తిని ద్వి దిశాత్మక ఎనర్జీ ఛార్జర్ ద్వారా లోడ్లోకి మళ్ళించవచ్చు కాబట్టి ఈ రెండు భాగాలు పవర్ ఎలక్ట్రానిక్ పరికరానికి దారితీశాయి ఇది వివిధ అప్లికేషన్స్ కు అనుగుణంగా వివిధ రూపాలలో శక్తి మార్పిడి పని చేస్తుంది శక్తి మార్పిడి అనేది ఒక కన్వర్టర్ కావచ్చు అంటే ఇది మీకు DC అవుట్పుట్ ఇస్తుంది లేదా ఇది పవర్ ఇన్వర్టర్ కావచ్చు ఇది AC ఆధారిత అప్లికేషన్స్ నడపడానికి AC అవుట్పుట్ ఇస్తుంది ఇన్వర్టర్ అవుట్పుట్ AC లోడ్ కలిగి ఉంటుంది కన్వర్టర్ అవుట్పుట్లలో DC లోడ్లు ఉంటాయి మరియు శాంపుల్ సెటప్ లోడ్ అంటే LED లైటింగ్ ఫ్లోరోసెంట్ లైటింగ్ మొదలైనవి దీనిని నీటిని కొంత ఎత్తు వరకు పంప్ చేయడానికి మరియు స్థితి శక్తిగా నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు ఈ పని కోసం DC పంపులు లేదా AC పంపులు ఉపయోగించవచ్చు మీరు శీతలీకరణను కూడా ఒక లోడుగా కలిగి ఉండవచ్చు సాధారణ కంప్రెసర్ ఆధారిత శీతలీకరణ అనేది AC లోడ్ PV రకం మూలానికి చాలా అనుకూలంగా ఉండే పెల్టియర్ జంక్షన్లను ఉపయోగించడం ద్వారా మీరు DC శీతలీకరణను కూడా కలిగి ఉండవచ్చు మీరు గ్రిడ్ కనెక్షన్ని కలిగి ఉండవచ్చు ఇది చాలా ఆధునిక అప్లికేషన్ ఇక్కడ గ్రిడ్ కు కనెక్ట్ చేయబడిన ఇన్వర్టర్ ద్వారా AC లోకి మార్చబడి తరువాత కాంతివిపీడన శక్తి గ్రిడ్లోకి పంపబడుతుంది యుటిలిటీ గ్రిడ్కు అనుసంధానించబడిన ఏదైనా లోడ్కు కూడా శక్తిని అందించవచ్చు కాబట్టి స్మార్ట్ గ్రిడ్ విషయంలో PV వ్యవస్థల కోసం ప్రముఖంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్స్ లో ఇది ఒకటి ఇప్పుడు మీరు గమనించవలసినది ఏమిటంటే MPPT అంటే మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకర్ అనేది చాలా ముఖ్యమైన పదం రాబోయే పాఠాలలో లేదా రాబోయే చర్చలలో మీరు చాలాసార్లు ఈ పదాన్ని గమనిస్తారు అన్ని పవర్ కన్వర్టర్లు మరియు ఎనర్జీ కన్వర్టర్లు గరిష్ట పవర్ పాయింట్ ట్రాకర్ను కలిగి ఉండాలి ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే PV మాడ్యూల్ యొక్క పవర్ వర్సెస్ వోల్టేజ్ లక్షణాన్ని పరిశీలిస్తే ఇది ఒక్క ఆపరేటింగ్ పాయింట్ వద్ద మాత్రమే అత్యధిక విలువ కలిగి ఉంటుంది PV మాడ్యూల్ ఆ గరిష్ట శక్తి ఆపరేటింగ్ పాయింట్ వద్ద మాత్రమే పనిచేయాలని సిఫార్సు చేయగలిగితే మీరు PV సెల్స్ నుండి గరిష్టంగా అవుట్ఫుట్ పొందవచ్చు కనుక ఇది పవర్ కన్వర్షన్ యూనిట్ పని ఇకపోతే PV మాడ్యూల్ గరిష్ట పవర్ పాయింట్ వద్ద పని చేయడానికి వీలుగా తగిన విధంగా లోడ్ చేయబడిందో లేదో చూడటం పవర్ కన్వర్టర్స్ లేదా ఎనర్జీ ఛార్జర్ యూనిట్ల పని కాబట్టి ఈ గరిష్ట పవర్ పాయింట్ ట్రాకింగ్ అల్గోరిథంలు అంతర్నిర్మితంగా ఉండాలి మరియు ఈ పవర్ కన్వర్టర్లలో అంతర్లీనంగా మారాలి ఇవి సౌర PV వ్యవస్థలలో మీరు చూసే కొన్ని ముఖ్యమైన భాగాల నమూనాలు ఇప్పుడు మనకు ఇక్కడ మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి అయితే MPPT ఈ రెండింటిలో నూ భాగంగా ఉంటుంది ఎలాంటి సౌర PV వ్యవస్థ కొరకైనా ఈ రకమైన భాగాలను రూపకల్పన చేసి అమలు చేయగలిగేలా మనం అధ్యయనం చేయాలి మొదట PV మాడ్యూల్స్ యొక్క పరిమాణాన్ని తీసుకుందాం PV మాడ్యూల్ యొక్క పరిమాణం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది చాలా రియల్ ఎస్టేట్ను ఆక్ర మిస్తుంది మరియు రియల్ ఎస్టేట్ చౌకగా రాదు అందువల్ల మీరు దీని గురించి మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్తు ఇది స్థానిక భౌగోళిక పరిస్థితులపై చాలా ఆధారపడి ఉంటుంది సూర్యుడి నుండి వచ్చే ఇన్సిడెంట్ రేడియేషన్ వాతావరణ పరిస్థితి నీటి ఆవిరి శాతం అక్షాంశం రోజు లోని సమయం సంవత్సరం లోని సమయం ఈ పరామితులన్నీ PV మాడ్యూల్ యొక్క అవుట్పుట్ శక్తిని ప్రభావితం చేస్తాయి కాబట్టి స్థానిక భౌగోళిక మరియు స్థానిక అక్షాంశాలకు సంబంధించి ఈ PVమాడ్యూల్ను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం ఈ ఫలితాలను కలిగి ఉన్న PV ప్యానెల్ను ఇప్పుడు పరిశీలిద్దాం ఇది సూర్యుడి నుండి ఇన్ పుట్ పవర్ Pin తీసుకుంటుంది మరియు అవుట్పుట్ పవర్ P0 అనుకుంటే దీని సామర్థ్యం PoPin అవుతుంది Po VmX Im కాబట్టి సామర్థ్యం అనేది PV ప్యానెల్ I V లక్షణం లోని ఆపరేటింగ్ పాయింట్ సంబంధిత వోల్టేజ్Xకరెంట్Pin అవుతుంది ఇక్కడ ఇన్సులేషన్ యొక్క యూనిట్స్ కిలో వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ ఇది మీటర్ స్క్వేర్ కాబట్టి ఇది ఇన్పుట్ పవర్ అవుతుంది ఇప్పుడు ఈ A మరియు ఇన్సులేషన్ L అంటే ఏమిటో చూద్దాం ఇక్కడ ఈ విధంగా గీసిన ప్యానెల్ను పరిశీలిస్తే ఈ ప్రాంతం లో చూపినట్లుగా ఫ్లాట్ ప్లేట్ సోలార్ PV ప్యానెల్ పై ఏరియా A ఇన్ మీటర్ స్క్వేర్ ఈ ప్రాంతం గుండా ఒక సాధారణ కాంతి ప్రయాణాన్ని పరిగణించండి సౌర వికిరణం ఈ పద్ధతిలో పటంలో చూపిన విధంగా θ కోణంలో పడుతోంది అనుకుందాం ఇది θ కోణం కాబట్టి మీరు పరిగణించవలసినది వాస్తవానికి సాధారణ కాంతి వికిరణం కాబట్టి దీనిని Li అని పిలిస్తేi PV ప్యానెల్ లెక్కింపు కోసం మీరు పరిగణించవలసినది Li cos θ అవుతుంది కాబట్టి సాధారణంగా ఫ్లాట్ ప్లేట్ ప్యానెల్లో ఇన్సిడెంట్ ఇన్సులేషన్ అనేది శక్తిగా సమర్థవంతంగా మార్చబడినది కాబట్టి ఇది Li cosθ అవుతుంది Li cosθ ను ప్యానల్ కు ఎఫెక్టివ్ ఇన్సులేషన్ గా ఇవ్వబడినట్లు మీరు గమనించవచ్చు ఇప్పుడు సామర్థ్యం విలువ VmIm Li cos θ x A అవుతుంది P0 VmIm P0 అనేది కలెక్టర్ యొక్క వైశాల్యం మరియు Li cos θ ఇది కలెక్టర్కు ఇన్సిడెంట్ ఇన్సులేషన్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది P0 అనేది అప్లికేషన్ ను అనుసరించి ఉంటుంది అప్లికేషన్ ఎంత లోడ్ శక్తి అవసరమో తెలియజేస్తుంది మరియు ఇది ప్యానెల్ ఇవ్వవలసిన విద్యుత్ శక్తి మొత్తాన్ని తెలియజేస్తుంది కాబట్టి P0 విలువ తెలియాలి PV ప్యానెల్ యొక్క డేటాషీట్ నుండి సామర్థ్యం తెలుసుకోవచ్చు Li cos θ అనేది ఇన్సిడెంట్ ఇన్సులేషన్ మరియు A అనేది సౌర శక్తిని గ్రహించే కలెక్టర్ ప్యానెల్ ప్లేట్ యొక్క విస్తీర్ణం కాబట్టి పరిమాణానికి మరియు PV ప్యానెల్ను ఎంచుకోవడానికి A యొక్క విలువ తెలుసుకోవడము మనకు నిజంగా అవసరం కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని ఇంకో విధంగా రాస్తే A P0 ղ X Licos θ అవుతుంది కాబట్టి ప్యానెల్ యొక్క విస్తీర్ణం P0 కు అనులోమానుపాతంలో ఉందని మరియు ఇన్సిడెంట్ ఇన్సోలేషన్కు విలోమానుపాతంలో ఉందని గమనించవచ్చు కాబట్టి ఇచ్చిన స్థలంలో ఇన్సోలేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఆ ప్రదేశానికి ఎన్నుకోవలసిన మరియు ఎంచుకోవలసిన ప్యానెల్ యొక్క వైశాల్యం తక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా ఎక్కువ లోడ్ శక్తి అవసరమైనప్పుడు ప్యానెల్ యొక్క వైశాల్యం ఎక్కువగా ఉండాలి కాబట్టి లోడ్శక్తి ఈ రెండూ ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ మీద ఆధారపడి ఉన్నాయని గమనించవచ్చు అంతేగాక మనం ఎన్నుకోవలసిన ప్యానెల్ యొక్క వైశాల్యం కూడా ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ మీద ఆధారపడి ఉంటుంది అయితే ఈ ఇన్సిడెంట్ ఇన్సులేషన్ ఏమిటో కనుగొనడం అంత సులభం కాదు ఎందుకంటే ఇది చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది ఇది రోజు లోని సమయం మీద ఆధారపడి ఉంటుంది ఇది సంవత్సరం లోని సమయం మీద ఆధారపడి ఉంటుంది ఇది స్థానిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇది వాతావరణంలో కలెక్టర్ పైన ఉండే నీటి ఆవిరి పై ఆధారపడి ఉంటుంది ఇది ఋతువులపై ఆధారపడి ఉంటుంది ఈ విధంగా ఇది చాలా రకాలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది అంతే గాక అందులో చాలా కారకాలు అనిశ్చితంగా ఉంటాయి ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ను అంచనా వేయడం అంత సులభం కాదు అయితే ఇప్పుడు మన లక్ష్యం ఇన్సిడెంట్ ఇన్సోలేషన్ యొక్క ఖచ్చితమైన విలువను సాధ్యమైనంత వరకు కనుగొనడం తద్వారా మనం ప్యానెల్ పరిమాణాన్ని మన అవసరాన్ని బట్టి ఒక నిర్దిష్ట లోడ్ కోసం కలెక్టర్ ప్రాంతాన్ని అంచనా వేయగలుగుతాము